కాబట్టి మనకు తెలిసిన తదుపరి ప్రాథమిక మూలకము కరెంట్ మూలము ఇప్పుడు కరెంట్ మూలాలు ఈ విధంగా అనుసంధానించాము అని అనుకుందాము మరియు వాటి విలువలు I1 మరియు I2 గా ఉన్నాయని చెప్పనివ్వండి ఈ కరెంట్ మూలాల కనెక్షన్ అనుమతించబడదని మనము వెంటనే గమనించవచ్చు ఎందుకంటే I2 సరిగ్గా I1 కి సమానం అయితే తప్ప కిర్చాఫ్ కరెంట్ నియమం ఈ నోడ్ వద్ద ఉల్లంఘించబడుతుంది ఇదే జరిగితే ఈ మొత్తం విలువ ఒక కరెంట్ మూలం విలువ I1 కు సమానం మరియు I2 అనేది I1కు సమానం కాకపోతే ఈ కనెక్షన్ అనుమతించబడదు కాబట్టి దీని అర్థం ఏమిటంటే మనకు రెండు అసమాన కరెంట్ మూలాలు ఉంటే మనము వాటిని సిరీస్లో అనుసంధానించలేము ఎందుకంటే అలాంటి కనెక్షన్ తప్పనిసరిగా కిర్చాఫ్ కరెంట్ నియమాన్ని ఉల్లంఘిస్తుంది కాబట్టి తరువాత మనం సిరీస్లోని రెసిస్టర్లను పరిశీలిద్దాము కాబట్టి మనము వర్ణించటం కోసం అనేక రెసిస్టర్లను తీసుకుందాము వాటిలో మూడింటిని పెడదాము ఇప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటున్నది ఎగువ మరియు దిగువ టెర్మినల్స్ మధ్య ప్రభావవంతమైన ప్రవర్తన ఏమిటి కాబట్టి దాని కోసం ప్రతి రెసిస్టర్ లో ని వోల్టేజ్ను మరియు ప్రతి రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ను గుర్తించండి మరియు సిరీస్ కనెక్షన్ కారణంగా ఒకే కరెంట్ అన్ని రెసిస్టర్ల ద్వారా ప్రవహిస్తుందని మనకు తెలుసు కాబట్టి మనం ఆ కరెంట్ ను I అని పిలుద్దాము కాబట్టి ఓమ్స్ నియమం ప్రకారం V1IR1V2IR2 V3IR3 సమీకరణాలు వస్తాయి ఈ రెండింటి మధ్య మొత్తం వోల్టేజ్ ని Vx అని పిలిస్తే మన మునుపటి చర్చ నుండి ఇది వ్యక్తిగత వోల్టేజ్ల సంకలనం అని తెలుసు కాబట్టి VxV1V2V3 మరియు ఇది IR1R2R3 కు సమానము అవుతుంది ఇది సిరీస్ కలయిక అంతటా వోల్టేజ్ మరియు సిరీస్ కలయిక ద్వారా ప్రవహించే కరెంట్ మధ్య సంబంధం కాబట్టి వెంటనే మనము గమనించాల్సిన విషయము అనుపాత సంబంధం వోల్టేజ్ అనేది కరెంట్ కు అనులోమానుపాతంలో ఉంటుంది మరియు అనుపాత స్థిరాంకం R1R2R3 గా ఉంటుంది కాబట్టి ఇది సిరీస్ కలయిక యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫలిత నిరోధకత్వం అవుతుంది కాబట్టి దీని అర్థం ఏమిటి ఈ మొత్తం కలయిక రెండు చివరల మధ్య ఒకే రెసిస్టెన్స్ కి సమానమని అర్థం మనము రెండు చివరలను గుర్తించినట్లయితే వాటిని టెర్మినల్స్ n1 మరియు n2 అని పిలుస్తాము కాబట్టి n1 మరియు n2 మధ్య మనకు ఒకే రెసిస్టర్ ఉంది మరియు దీని విలువ ఈ వోల్ట్ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి రెసిస్టర్ల శ్రేణి కలయిక యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ విలువ వ్యక్తిగత రెసిస్టర్ల మొత్తానికి సమానం అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇది మనందరికీ తెలిసిన ఫలితం నేను మీకు రెసిస్టర్ల సీరీస్ కలయికను ఇచ్చి మొత్తం రెసిస్టెన్స్ ని మిమ్మల్ని కనుగొనమని అడిగితే మీరు వెంటనే ఫార్ములాని ఉపయోగిస్తారు కానీ నేను దీని కోసం ఎక్కువ సమయం గడపడానికి కారణం ఏమిటంటే మనము ప్రాథమిక ఫలితాల వెనుక గల కారణాన్నితెలుసుకోవాలి కాబట్టి ఒకసారి మనము ఇలా చేయడం అలవాటు చేసుకుంటే వాటి వెనుక ఒక తార్కికం ఉందని మనకు తెలుసు మరియు ఫలితాన్ని నిరూపించడానికి మనకు ఒక మార్గం ఉంది భావన మరింత క్లిష్టంగా మారిన తర్వాత కూడా మనము ఇప్పటికీ అవన్నీ నిరూపించగలుగుతాము మరియు నిజంగా భావనలపై పట్టు సాధించవచ్చు దీనికి కారణం ఏమిటంటే సమస్యలు మరింత క్లిష్టంగా మారినప్పుడు మనము ఇంకా సమస్య యొక్క ప్రతి దశను నిరూపించగలుగుతాము మరియు ప్రతి దానిని కనెక్ట్ చేయగలుగుతాము మనకు తెలిసిన కొన్ని ప్రాథమిక భావనల నుంచి ప్రతి క్రొత్త ఫలితం వస్తుందని మనకు తెలుసు దీని నుండి మనకు సిరీస్లో n రెసిస్టర్లను మొత్తం RN వరకు కలిగి ఉంటే దీనికి సమానంగా అన్నీ రెసిస్టర్ల మొత్తం కూడిక కి సమానమైన విలువ తో ఒకే రెసిస్టర్ ద్వారా దీనిని సూచిస్తాము తదుపరి మనము సిరీస్ లో కెపాసిటర్లను చూస్తాము కాబట్టి మనము కెపాసిటర్లు C1 మరియు C2 లను సాధారణ మార్గంలో కనెక్ట్ చేద్దాం మరియు వాటి ద్వారా ప్రవహించే కరెంట్ I ని గుర్తించండి మరియు వ్యక్తిగత వోల్టేజీలు V1 మరియు V2 లను గుర్తించండి వోల్టేజ్ V1 1CIdt అని మనకు తెలుసు మరియు మనము 0 నుండి t వరకు సమాకలనాన్ని తీసుకుంటాము ఇక్కడ కెపాసిటర్ C1 వోల్టేజ్ V1tమరియు ఇక్కడ కెపాసిటర్ C1 ప్రారంభ వోల్టేజ్ సున్నా అని ఊహిస్తాము అదేవిధంగా కెపాసిటర్ C2 వోల్టేజ్ V2tమరియు కెపాసిటర్ C2 ప్రారంభ వోల్టేజ్ సున్నా అని ఊహిస్తాము ఇప్పుడు మనము కెపాసిటర్ ల కలయికలో ఉన్న మొత్తం వోల్టేజ్ను పరిశీలిస్తే ఇది అన్ని సిరీస్ కలయికలకు వ్యక్తిగత వోల్టేజ్ల మొత్తానికి సమానము అని మనకు స్పష్టంగా తెలుసు కాబట్టి VxV1V2 సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది దీని విలువ సులభంగా 1C11C2Idt అని మనకు తెలుసు ఇప్పుడు Vx మరియు I ల మధ్య సంబంధం V1 మరియు I లేదా V2 మరియు I ల మధ్య ఉన్న సంబంధంతో చాలా పోలి ఉన్నట్లు మీరు చూస్తారు మరో మాటలో చెప్పాలంటే ఈ సంబంధం Vx మరియు I మధ్య ఉన్న సంబంధం కూడా V1 మరియు I V2మరియు I ల మధ్య ఉన్న సంబంధం లాగానే కనిపిస్తుంది వేరే విధంగా చెప్పాలంటే Vx మరియు I మధ్య సంబంధం మరొక కెపాసిటర్ లాగా కనిపిస్తుంది మరియు సమాకలనానికి ముందువున్న ఈ అనుపాత స్థిరాంకం ఫలిత కెపాసిటన్స్ యొక్క విలోమానికి సమానము కాబట్టి ఈ సంబంధం యొక్క స్వభావం ఏమని చెబుతుందంటే మొత్తం కెపాసిటన్స్ Ceff కి సమానము మరియు దాని విలువ ఎంత అని అనుపాత స్థిరాంకము మనకు చెబుతుంది ఈ స్థిరాంకం 1Ceff విలువ 1C11C2 కు సమానము అవుతుంది కాబట్టి ఇది మనకు ఫలిత కెపాసిటెన్స్ విలువను ఇస్తుంది ఇప్పుడు మనము దీన్ని రెండు కంటే ఎక్కువ కెపాసిటర్లకు విస్తరించవచ్చు కాబట్టి మనము సిరీస్లో N కెపాసిటర్ లను కలిగి ఉంటే ఫలిత కెపాసిటెన్స్ యొక్క విలువ వ్యక్తిగత కెపాసిటెన్స్ల పరస్పర విలోమాల మొత్తానికి సమానము అవుతుంది తరువాత మనం సిరీస్ లో ప్రేరకముల గురించి చూస్తాము ఇప్పుడు మనము రెండు ప్రేరకాలు L1 మరియు L2 లతో ప్రారంభిద్దాము మరియు రెండు ప్రేరకాల యొక్క వ్యక్తిగత వోల్టేజీలు V1 మరియు V2 అని మరియు సిరీస్ కలయిక లో ప్రవహించే కరెంట్ ను I అని గుర్తిద్దాము V1 విలువ L1 మరియు I యొక్క సమయ అవకలనాల లబ్దము మరియు V2 విలువ L2 మరియు I యొక్క సమయ అవకలనాల లబ్దమునకు సమానము అని మనకు తెలుసు ఈ మొత్తం వోల్టేజ్ VxV1V2సమీకరణము ద్వారా వస్తుంది మనము ఈ రెండింటిని సంకలనం చేస్తే అది L1 L2 మరియు I యొక్క సమయ అవకలనాల లబ్దమునకు సమానము అని మనము చూస్తాము కాబట్టి మళ్ళీ ఈ Vx మరియు కరెంట్ I మధ్య ఉన్న సంబంధం ఒకే ప్రేరకముతో సమానంగా కనిపిస్తుంది కరెంట్ యొక్క సమయం అవకలనము ముందు అనుపాత స్థిరాంకం మాత్రమే భిన్నమైన విషయం కాబట్టి ఈ సంబంధం యొక్క స్వభావం నుండి స్పష్టంగా మనము ఈ సిరీస్ కలయిక ఒక ప్రేరకానికి సమానమని మరియు ఫలిత ప్రేరకత్వం విలువ Leff అని సూచిస్తాము ఫలిత ప్రేరకత్వం విలువ Leff వ్యక్తిగత ప్రేరకాల సంకలనం ద్వారా ఇవ్వబడుతుంది మరియు నేను దీనికి ప్రత్యేక చిత్రాన్ని గీయను ఎందుకంటే ఇంతకు ముందు దీనిని మనము చాలాసార్లు చూశాము మనము సిరీస్లో N ప్రేరకాలను కలిగి ఉంటే సిరీస్ కలయిక మొత్తం విలువ ఒకే ప్రేరకానికి సమానం అవుతుంది మరియు దీని విలువ L1L2LN ఇది సిరీస్లో N ప్రేరకాలు ఉన్నప్పుడు ఈ సమీకరణం వస్తుంది ఇప్పుడు ఇవన్నీ నేను KCL లేదా KVL నియమాల నుండి నొక్కిచెప్పాలనుకునే ప్రాథమిక ఫలితాలు మనం అనే ప్రాథమిక విషయాల ప్రారంభిస్తాము ఇక్కడ సిరీస్ కలయిక విషయంలో కిర్చాఫ్ కరెంట్ నియమము అన్ని మూలకాల ద్వారా ఒకే కరెంట్ ప్రవహిస్తుందని మనకు చెబుతుంది కిర్చాఫ్ వోల్టేజ్ నియమం సిరీస్ కలయిక చివరల్లోని ఫలిత వోల్టేజ్ వ్యక్తిగత వోల్టేజ్ల మొత్తానికి సమానం అని చెబుతుంది అప్పుడు మనము ఈ పరిణామాలను కిర్చాఫ్ యొక్క కరెంట్ నియమము మరియు కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ నియమము నుండి ప్రతి మూలకాలకు IV సంబంధంతో మిళితం చేస్తాము మరియు సిరీస్ కలయిక యొక్క స్వభావాన్ని తెలుసుకుంటాము కాబట్టి మనము చూసిన అన్ని సందర్భాల్లో ఇప్పటివరకు ఒకేలాంటి మూలకాల సీరీస్ కలయికను తీసుకున్నాము సిరీస్ కలయిక కూడా అదే మూలకం వలె కనిపిస్తుంది మరియు ఏదో ఒక విధంగా ఫలిత విలువ కనుగొనబడుతుంది